ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 13 కు తిరిగి స్వాగతం మేము క్లాస్ ల స్వభావం గురించి చర్చిస్తున్నాము క్లాస్ ల ఇంటర్ఫేస్ ల రూపకల్పనలో ఎలా ఉపయోగించవచ్చో మేము కాంట్రాక్ట్ ద్వారా డిజైన్ గురించి మాట్లాడాము మరియు మొత్తం ఆలోచనను వివరించడానికి స్టాక్ క్లాస్ యొక్క ఉదాహరణను తీసుకున్నాము అప్పుడు మేము ఒక క్లాస్ యొక్క విభిన్న భాగాలు విభిన్న ప్రకటనల యొక్క దృశ్యమానత అంశాలను కూడా పరిశీలించాము మరియు ప్రధానంగా 4 రకాల దృశ్యమానత సాధారణంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్లో పబ్లిక్ రక్షిత ప్రైవేట్ మరియు ప్యాకేజీలో ఉపయోగించబడుతుందని గుర్తించాము దీన్ని కొనసాగిస్తూ విభిన్న ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాషల్లో లభ్యమయ్యే దృశ్యమానతపై మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను ఇప్పుడు ఖచ్చితంగా ఈ కోర్సు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో నేరుగా వ్యవహరించడం లేదు కానీ ఖచ్చితంగా మీరందరూ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ మరియు డిజైన్ను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చివరికి సిస్టమ్ యొక్క ప్రోగ్రామింగ్ కొన్ని సాధారణ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలపై చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా ఉపయోగించే కొన్ని సాధారణ భాషల కోసం సంకలనం చేసాను కాబట్టి మీరు C ను ఉపయోగిస్తుంటే C లో ప్రధానంగా 3 వేర్వేరు దృశ్యాలు పబ్లిక్ ప్రైవేట్ మరియు రక్షిత డేటా సభ్యులతో పాటు సభ్యుల ఫంక్షన్లను కలిగి ఉంటాయి డేటా సభ్యులు అంటే ప్రాథమికంగా స్టేట్ వేరియబుల్స్ మరియు సభ్యుల విధులు లేదా పద్ధతులు ఈ దృశ్యమానతలలో దేనినైనా ఉండవచ్చు కానీ అదనంగా C లో మరొక రకమైన దృశ్యమానత ఉంది ఇది స్నేహితుడి ద్వారా వస్తుంది ఇది కొంత ఫంక్షన్ను స్నేహితుడిగా లేదా కొంత క్లాస్ స్నేహితుడిగా ప్రకటించగలదు ఒక స్నేహితుడు క్లాస్ లోపలికి దృశ్యమానత వంటి ప్రైవేట్ కలిగి ఉంటాడు మరియు అందువల్ల స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎన్నుకోవడం చాలా ముఖ్యం నేను జావాకు వెళితే క్షేత్రాలు మరియు పద్ధతుల కోసం మనకు మళ్ళీ పబ్లిక్ ప్రైవేట్ మరియు రక్షిత దృశ్యమానత ఉంది కాని జావాకు స్నేహితుడు లేడు కాని దానికి సమానమైన ఏదో ఉంది ఇది ఒక ప్యాకేజీ ఇక్కడ మీరు క్లాస్ ల సమితిని పెడితే అదే ప్యాకేజీ అవి ఒకదానికొకటి కనిపిస్తాయి మీలో చాలా మంది C పదునైన ప్రోగ్రామింగ్ కావచ్చు ఇది చాలా సారూప్య దృశ్యమానత నిర్మాణం పబ్లిక్ ప్రైవేట్ వేరియబుల్స్ మరియు మెథడ్స్ కోసం రక్షించబడింది అయితే ఇది ఆసక్తికరంగా ఉంది వాస్తవానికి దీనికి 2 ఆసక్తికరమైన దృశ్యమానత ఎంపికలు ఉన్నాయి ఒకటి అంతర్గత అని పిలుస్తారు మరొకటి రక్షిత అంతర్గత అంటారు వీటికి సంబంధించినవి సి సి షార్ప్లోనిC c sharp ప్రాజెక్టులకు పరిమితం చేయబడ్డాయి ఇది C పదునైనది ఇది డాట్ నెట్ ద్వారా నిర్వహించబడుతుందని మీకు తెలుసు కాబట్టి మీరు అభివృద్ధి చేయదలిచిన ఏదైనా సి పదునైన అనువర్తనం మీరు ఒక ప్రాజెక్ట్ను నిర్వచించాలి తద్వారా మీరు ఒక ప్రాజెక్ట్ లోపల ఉంచిన అన్ని క్లాస్ లకు అంతర్గత దృశ్యమానత లేదా రక్షిత అంతర్గత దృశ్యమానత ఉంటుంది మరోవైపు పైథాన్ దాని పద్ధతులకు ప్రజల దృశ్యమానతను మాత్రమే కలిగి ఉంది దీని పద్ధతులు ఇతరుల నుండి జతచేయబడవు ఇది ఎల్లప్పుడూ పబ్లిక్ కాని సభ్యుల వేరియబుల్స్ పబ్లిక్ ప్రైవేట్ లేదా రక్షితమైనవి కావచ్చు పైథాన్లో ఇతర దృశ్యమానత లేదు మరియు కొన్ని ఇతర భాషలలో పరిపూర్ణత కోసం నేను అడా చిన్న చర్చ మరియు ఆబ్జెక్ట్ పాస్కల్ను ఉదాహరణకు ఆబ్జెక్ట్ పాస్కల్ అని చెప్పాను ఆబ్జెక్ట్ పాస్కల్లోని అన్ని రంగాలు మరియు కార్యకలాపాలు పబ్లిక్గా ఉన్న ఒక ఆసక్తికరమైన సందర్భం కనుక ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ యొక్క మరొక తీవ్రత దీనికి ఎటువంటి ఎన్కప్సులేషన్ లేదు కాబట్టి చాలా వేర్వేరు గ్రేడ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ భాషను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది మొదట భాష మద్దతు ఇచ్చే దృశ్యమానత లేదా ఎన్క్యాప్సులేషన్ గ్రేడ్లు ఏమిటో త్వరగా అధ్యయనం చేయడం మంచిది ఆపై మీరు మీ క్లాస్ ని ఎలా డిజైన్ చేయాలి ఎలా చేయాలి ఈ దృశ్యమాన సమాచారాన్ని ఉపయోగించి మీ ఇంటర్ఫేస్ ను రూపొందించండి క్లాస్ లోని మరొక భాగానికి వెళ్దాం మేము ఇప్పుడు బాహ్య వీక్షణను చూస్తున్నాము లోపలి దృశ్యాన్ని అంతర్గత దృక్పథాన్ని పరిశీలిద్దాం మన రహస్యాలు చాలా జాగ్రత్తగా రక్షించబడిన ఉంచబడిన లోపలి దృశ్యాన్ని క్లాస్ అమలు అని పిలుస్తారు కాబట్టి క్లాస్ అమలు అనేది ప్రాథమికంగా క్లాస్ మద్దతు ఇచ్చే అన్ని పద్ధతుల యొక్క అన్ని కార్యకలాపాల అమలు అని నేను చెప్పగలను ఇప్పుడు సహజంగా మనం ఏదో అమలు చేయాలనుకుంటే క్లాస్ వస్తువులుగా ఉదాహరణలకు దారితీస్తుందని మనకు తెలుసు వస్తువులకు రాష్ట్ర ప్రవర్తన మరియు గుర్తింపు ఉంటుంది కాబట్టి ప్రవర్తన అనేది బహిర్గత పద్ధతులు ఇది ప్రాథమికంగా మనం ఇంటర్ఫేస్ లో తీసుకువెళుతున్నాం కాబట్టి అమలు పరంగా క్లాస్ ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వస్తువు యొక్క స్థితి క్లాస్ అమలు పరంగా కొంత ప్రాతినిధ్యం కలిగి ఉండాలి ఇవి సాధారణంగా వేరియబుల్ డిక్లరేషన్ల పరంగా స్థిరాంకాల పరంగా సంభవిస్తాయి మరియు సాధారణంగా క్లాస్ ల ఇంటర్ఫేస్ యొక్క రక్షిత లేదా ప్రైవేట్ భాగంలో సంభవిస్తాయి ఎందుకంటే ఈ ప్రాతినిధ్యం ఉంటే రాష్ట్రం ప్రజల భాగంలో ఉంచబడుతుంది అప్పుడు బయటి వ్యక్తులు ఎప్పుడైనా రావచ్చని మీరు అర్థం చేసుకోవచ్చు మరియు ఆ విలువలను మార్చండి మరియు మీ స్థితి అనిర్వచనీయంగా మారుతుంది కాబట్టి కొన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలు మీ వేరియబుల్ డిక్లరేషన్లు లేదా డేటా సభ్యులు లేదా ఫీల్డ్లను ప్రజల దృష్టిలో ఉంచడానికి అనుమతించినప్పటికీ మీరు ఇంటర్ఫేస్ రూపకల్పన చేస్తున్నప్పుడు మరియు క్లాస్ యొక్క సంబంధిత అమలులో మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన స్టాక్ క్లాస్ కి తిరిగి వెళ్దాం దాని కోసం వేర్వేరు ఇంటర్ఫేస్ లను మేము ఇప్పటికే చూశాము అయితే ఈ స్టాక్ క్లాస్ని C లో అమలు చేయడానికి మీకు ఇవ్వబడిందని అనుకుందాం అన్ని భాషలకు ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి C లో ఈ స్టాక్ క్లాస్ని అమలు చేయడానికి మీకు ఇవ్వబడితే మీరు స్టాటిక్ అర్రే ఉపయోగించి దీన్ని చేయవచ్చు మీరు శ్రేణిని స్థిరంగా నిర్వచించవచ్చు మరియు మీరు స్టాక్ ఆపరేషన్ ద్వారా శ్రేణి ఎంత నింపబడిందో చూపించడానికి శ్రేణి యొక్క సూచికను ఉంచే సూచిక మార్కర్ను ఉపయోగించవచ్చు కాబట్టి మీరు శ్రేణికి వెలుపల ఉన్న మైనస్ 1 వద్ద మార్కర్ను ఉంచడంతో మీరు ప్రారంభిస్తారు ఆపై మీరు నెట్టిన ప్రతిసారీ మీరు మార్కర్ను పెంచుతారు మరియు మూలకాన్ని ఆ శ్రేణి స్థానంలో ఉంచండి మీరు పాప్ చేయాల్సిన ప్రతిసారీ మీరు మార్కర్ను తగ్గిస్తారు కాబట్టి ఇది స్టాక్ను అమలు చేయడానికి ఒక మార్గం కావచ్చు అయితే ఇది ఖచ్చితంగా మీ స్టాక్ ఒక సమయంలో నిర్ణీత సంఖ్యలో మూలకాల వరకు మాత్రమే స్థిరంగా తీసుకోగలదని దీని అర్థం ఎందుకంటే శ్రేణి స్థిరంగా ఉంటుంది ఇది ఒక స్థిర పరిమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయం మీరు వేరే అమలును కలిగి ఉంటుంది ఇది డైనమిక్ శ్రేణిని ఉపయోగిస్తుంది తద్వారా మీకు ఎక్కువ మూలకాలు ఉన్నప్పుడే పెద్ద శ్రేణిని కలిగి ఉండవలసి ఉంటుంది మరియు కోర్సు యొక్క సూచిక మార్కర్ మీరు లింక్డ్ జాబితాను ఉపయోగిస్తే ప్రత్యామ్నాయంగా మీరు లింక్డ్ లిస్ట్ను ఉపయోగించవచ్చు మరియు ఆ జాబితాను ఉంచడానికి మీకు హెడర్ అవసరం మరియు ఆ హెడర్ టాప్ మార్కర్గా కూడా పనిచేస్తుంది మీరు మరింత అధునాతన C ప్రోగ్రామర్ అయితే మీరు ఒక stl vector మరియు ఇండెక్స్ను టాప్ మార్కర్గా ఉపయోగించుకోవచ్చు మరియు అదే ఫలితాలను సాధించవచ్చు డేటా సభ్యుల పరంగా మరియు మనం ఉపయోగించే అల్గోరిథం వివరాల పరంగా వేరియబుల్స్ పరంగా ఇతర అనేక ఇతర ప్రత్యామ్నాయ అమలు నమూనాలు ఉండవచ్చు కాని మనం ఇంతకుముందు చర్చించిన మూడు ఇంటర్ఫేస్ లలో ఏదైనా మేము చర్చించినట్లు గుర్తుంచుకోండి మూడు వేర్వేరు కాంట్రాక్ట్ పథకాల ఆధారంగా మూడు ఇంటర్ఫేస్ లు స్టాక్ ఆబ్జెక్ట్ కలిగి ఉండవచ్చు వాటిలో దేనినైనా పైన పేర్కొన్న 4 పద్ధతుల్లో దేనినైనా అమలు చేయవచ్చు లేదా ఇతర పద్ధతులు కూడా కావచ్చు కాబట్టి మీరు రెండు నిబంధనలపై మీకు విస్తృత ఎంపికను కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు మరియు మీరు అమలు చేయడానికి వెళ్ళినప్పుడు మీరు అమలు చేస్తున్న పద్ధతుల పరంగా మీ ఇంటర్ఫేస్ పూర్తిగా గౌరవించబడిందని నిర్ధారించుకోవాలి ఇప్పటికే ఇచ్చిన ఒప్పందం కాంట్రాక్టు నెరవేర్చడానికి ఏమి చేయాలో కాంట్రాక్ట్ అమలుకు తెలియజేస్తుంది మరియు క్లాస్ యొక్క ప్రైవేట్ లేదా రక్షిత భాగం పరంగా అమలు పూర్తిగా దాచాల్సిన అవసరం ఉంది తద్వారా భవిష్యత్తులో మీరు అమలు చేసిన సమయం నుండి కొంతకాలం తర్వాత మొదటిసారి క్లాస్ మీరు కొన్ని కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల అమలులో వేరే మార్పు చేయాలనుకుంటున్నారు ఇంటర్ఫేస్ ప్రభావితం కాదు పద్ధతులు ప్రభావితం కావు ఒప్పందం ఉల్లంఘించబడదు మరియు ఆ ప్రక్రియలో అమలు ఒకే విధంగా నిర్వహించబడనప్పటికీ వినియోగదారు మీ వస్తువును ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించడం కొనసాగించగలరు కాబట్టి ఈ మాడ్యూల్లో కాంట్రాక్ట్ ద్వారా డిజైన్ యొక్క ప్రాథమిక భావనను ఒక శక్తివంతమైన డిజైన్ ఉదాహరణగా పరిచయం చేసాము కొన్ని తరువాతి పాయింట్ల వద్ద మళ్ళీ ఈ విషయాన్ని సూచిస్తూనే ఉంటాం మరియు మేము ఒక క్లాస్ యొక్క ప్రాథమిక భావన స్వభావం గురించి చర్చించాము దాని ఇంటర్ఫేస్ మరియు అమలు యొక్క నిబంధనలు మరియు అమలు చేయబడిన చిల్ మరియు ఇంటర్ఫేస్ను వేరుచేయవలసిన అవసరం ఉందని మేము పునరుద్ఘాటించాము ఇది ప్రత్యేకంగా ఉండాలి మరియు వేరుచేసే ఈ ప్రక్రియను మనం ఉపయోగించగల వివిధ రకాల దృశ్యమానతను ఉపయోగించడం ద్వారా వివిధ గ్రేడెడ్ పద్ధతిలో సాధించవచ్చు మరియు ఖచ్చితంగా మేము దీని గురించి మరింత చర్చించాలని మరియు క్లాస్ ల ఇతర విభిన్న సంబంధాలను మరియు ముఖ్యంగా పరిచయం చేసినప్పుడు మరింత లోపలికి రావాలని ఆశిస్తున్నాము వారసత్వం మరియు స్పెషలైజేషన్ మీకు అందించడానికి దృశ్యమానత బహుళ స్థాయిలో ఎన్క్యాప్సులేషన్ను ఎలా నియంత్రిస్తుందో చూస్తాము ఇంటర్ఫేస్ పై మరింత మెరుగుదలలు మరియు అమలుపై చక్కటి నియంత్రణ